డేటా సైన్స్ ఫర్ ఇంజనీర్స్ కోర్సులో ఆర్ R మాడ్యూల్ యొక్క 6 వ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసాలలో మనము ఆర్ R యొక్క వివిధ డేటా రకాలను చూసాము ఆర్ R ని ఎలా యాక్సెస్ చేయాలి వివిధ డేటా రకాలను ఎలా తొలగించాలి మరియు మొదలైనవి చూసాము ఇప్పుడు ఆర్ R లో అంక గణిత తార్కిక మరియు మాత్రిక కార్యకలాపాలను ఎలా చేయాలో చూడ వలసిన సమయం వచ్చింది ఈ ఉపన్యాసంలో ఆర్ R లో అంక గణిత ఆపరేషన్ లు లాజికల్ ఆపరేషన్ లు మరియు మ్యాట్రిక్స్ ఆపరేషన్ లు ఎలా చేయాలో చూడబోతున్నాం కాబట్టి మనము మొదట అంక గణిత ఆపరేషన్ లు చూద్దాము ఆర్ R అన్ని ప్రాథమిక అంక గణిత ఆపరేషన్ లకు మద్దతు ఇస్తుంది మొదటిది అసైన్మెంట్ ఆపరేటర్ విలువను వేరియబుల్ కు మరియు ప్రామాణిక అదనం గా కేటాయించడానికి మీరు లేదా బ్యాక్ ఆరో ను ఉపయోగించవచ్చు వ్యవకలనం గుణకారం విభజన పూర్ణాంక విభజన మరియు శేషము మిగిలిన కార్యకలాపాలు కూడా R లో అందుబాటులో ఉన్నాయి R లో బ్యాక్ ఆరో R సరైన అసైన్మెంట్ ఆపరేటర్ R స్టూడియోలో మరియు బ్యాక్ ఆరో సరైన అసైన్మెంట్ ఆపరేటర్లు R లో అంక గణిత ఆపరేషన్ లు చేసేటప్పుడు కార్యకలాపాల సోపానక్రమం చూద్దాం కాబట్టి ఇది బ్రాకెట్ తో మన సాధారణ BODMAS నియమమునకు సమానం గా మొదటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఘాతం కం రెండవ ప్రాధాన్య తను కలిగి ఉంటుంది మరియు తరువాత విభజన గుణకారం కూడి కలు మరియు వ్యవకలనం ఉంటుంది మీ అవగాహన కోసం మీరు ఈ వ్యక్తీకరణంలో టైప్ చేసి ఆపై మీరు ప్రాధాన్యత క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే దాని విలువ ఏమిటి అనేది చూడవచ్చు ఇక్కడ మనకు బ్రాకెట్ లు లేవు తరువాత ది ఘాతాంకం మొదటిది ఈ భాగం 3 చదరపు 9 అని అంచనా వేయ బడుతుంది మరియు తదుపరి ఆపరేషన్ డివిజన్ 27 9అది 3 ను ఇస్తుంది 3 సార్లు 2 అంటే 6 ఎందుకంటే తదుపరి ఆపరేషన్ గుణకారం కాబట్టి మీరు ఇక్కడ 6 కలిగి ఉంటే తదుపరి ఆపరేషన్ ఏమిటి అదనం గా 6 అనేది 6 ఎందుకంటే మీకు ఇక్కడ 1 ఉంది74 అనేది11 మరియు ఇది మీకు A యొక్క విలువను 5 గా ఇస్తుంది తరువాత మనము R లోని తార్కిక కార్యకలాపాలకు వెళదాము కాబట్టి మనకు వంటి ప్రామాణిక తార్కిక కార్యకలాపాలు ఉన్నాయి మీరు 2 3 కన్నా ఎక్కువ అని అడిగితే మీరు చూడ గల ఉదాహరణ లు ఉన్నాయి ఇది విలువ తప్పు లేదా నిజం అవుతుంది ఎందుకంటే 3 కన్నా ఎక్కువ ఉన్న ఈ ప్రకటన నిజం కాదు అదేవిధంగా మీరు 2 3 అని చెబితే అది కూడా తప్పు అని చెబుతుంది ఎందుకంటే 2 3 మీరు ఈ ఆదేశాన్ని 2 3 ను అమలు చేసినప్పుడు అది నిజం అని సమాధానం ఇస్తుంది ఎందుకంటే 2 కాబట్టి తార్కిక కార్యకలాపాల సారాంశం R లో ప్రదర్శిస్తారు తరువాత మనము డేటా విశ్లేషణ సమస్యలకు అవసరమైన ముఖ్యమైన తరగతి కార్యకలాపాలకు వెళ్దాం చాలా డేటా ను మనము మాత్రికలుగా పరిగణిస్తాము కాబట్టి డేటా విశ్లేషణ సమస్యలను పరిష్కరించడము ద్వారా మాతృక కార్యకలాపాలు ఆర్ R లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మొదట మాత్రిక లు అంటే ఏమిటో నిర్వచించుదాము మాత్రిక అనేది మాత్రిక లోని అడ్డువరుసలు మరియు నిలువు వరుస ల సంఖ్య దీర్ఘచతురస్రాకార అమరిక మనకు తెలిసినట్లుగా అడ్డు వరుస లు అడ్డంగా అమలు జరుగు తాయి మరియు నిలువు వరు సలు నిలువుగా అమలు జరుగు తాయి ఇవి మాత్రిక లకు ఉదాహరణ లు ఈ మాత్రిక కు 3 అడ్డు వరుస లు మరియు 3 నిలువు వరు సలు మరియు ఈ మాత్రిక కు 3 అడ్డు వరుస లు మరియు 1 నిలువు వరుస ఉంది మరియు దీనికి 1 అడ్డు వరుస మరియు 3 నిలువు వరు సలు ఉన్నాయి ఇప్పుడుR లో మాత్రిక లు ఎలా సృష్టించాలో చూద్దాం R లో మాత్రిక ను సృష్టించడానికి మీరు మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ ను ఉపయోగించాలి ఈ మాత్రిక యొక్కఆర్గ్యుమెంట్స్ మాత్రిక యొక్క మూలకాలు గా ఉండటానికి అవసరమైన మూల కాల సమితి మీరు అడ్డు వరుస సంఖ్య ను పాస్ చేయాలిమీకు ఎన్ని నిలువు వరుస లు కావాలి అనేది మాత్రిక లో ఉండాలనుకుంటున్నారు మరియు అడ్డు వరుసలో ఇది ముఖ్యమైనదిసాధారణంగా మీరు కాలమ్ ఫ్యాషన్ లో నమోదు చేసిన మూలకాలను అమర్చుతుంది మీకు ఇవ్వబడిన మూలకాలను అడ్డు వరుస లో ఫ్యాషన్ గా నమోదు చేయాలనుకుంటే మీరు అడ్డు వరుస ను డిఫాల్ట్ ఎంపిక గా తప్పు అని చెప్పాలి ఇప్పుడు మనము చూసాము మాత్రిక ను రూపొందించడం లో ఉన్న విషయాలు ఏమిటి అనే వి 3 అడ్డు వరు సలు మరియు 3 నిలువు వరుస లను కలిగి ఉన్న 1 నుండి 9 మూలకాలు కలిగిన మాత్రిక ను సృష్టించండి మరియు మీరు మూలకాలను వరుస వారీగాపూరించాలి అనుకుంటున్నా ము ఇది ఈ ఆదేశము లేదా కమాండ్ చేస్తుంది మరియు మీరు అవుట్పుట్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 అవి వరుసగా నిండి ఉంటాయి ఇప్పుడు ఆర్ లో కొన్ని ఫ్యాషన్ మాత్రిక ల ను ఎలా సృష్టించాలో చూద్దాం మొదటిది స్కేలార్ మ్యాట్రిక్స్ ఇది ఒకే స్థిరాంకం k తో నింపబడిన అన్ని అడ్డు వరు సలు మరియు నిలువు వరుస ల ను కలిగి ఉంటుంది కాబట్టి మేము విలువను 3 గా పేర్కొనాలి మరియు మీకు కావలసిన అడ్డు వరుస సంఖ్య మరియు మీకు కావలసిన నిలువు వరుస ల సంఖ్య ను మీరు పేర్కొనాలి కాబట్టి మీరు అన్ని అడ్డు వరు సలు మరియు నిలువు వరు సలు 3 మూల కాల తో నింపాలని అనుకుంటున్నారు ఇది 3 అడ్డు వరు సలు మరియు 4 నిలువు వరు సలు కలిగి ఉన్న మాత్రిక కాబట్టి మీరు 3 3 మరియు 4 ను పేర్కొన్నప్పుడు మీరు మాత్రిక ను ఇలా ముద్రిస్తారు కాబట్టి కమాండ్ అనేది మ్యాట్రిక్స్ ఇది మీరు అన్ని అడ్డు వరు సలు మరియు నిలువు వరసలలో నుండి ప్రింట్ చేయదలచిన మూలకం తరువాత వి కర్ణ మాతృ కను ఎలా సృష్టించాలో చూద్దాం వి కర్ణ మాతృక కోసం మీరు ఇవ్వవలసిన ఇన్ పుట్ లను మీరు వి కారణం గా మరియు మాత్రిక యొక్క పరిమాణం లో కలిగి ఉండాలనుకునే అంశాలు కాబట్టి ఇది కమాండ్ diagమూలకాలు మరియు వి కర్ణ మూలకాలు గా ఉండాలనుకునే మూల కాల వెక్టార్ మరియు అడ్డు వరు సలు మరియు నిలువు వరుస ల సంఖ్య కాబట్టి ఈ ఉదాహరణ చూడండి 456 మూలకాలు వికర్ణాలు మరియు మీకు A 33 మ్యాట్రిక్స్ కావాలి అను కుంటే మీరు ఈ కమాండ్ ను ఉపయోగించవచ్చు మరియు 45 మరియు 6 వికర్ణాలు మరియు మిగిలిన మూలకాలు కూడా ఉన్నాయి మీరు గుర్తింపు మాతృ కను ఎలా సృష్టిస్తారు మీరు వికరణాల లోని విలువ లు 1 తో diag కమాండ్ తో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లను సృష్టించవచ్చుమరియు ఆపై మీరు A 33 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ను సృష్టించాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు 3 అడ్డు వరుస ల సంఖ్య ను మరియు 3 నిలువు వరుస ల సంఖ్య ను పేర్కొనాలి ఇది వికరణాల లో 1 మరియు ఇతర మూలకాలను 0 గా ఉంచుతుంది ఇప్పుడు ఒక ఎక్ససైజ్ గా మీరు ఈ క్రింది మాత్రిక లను ఆర్ R లో సృష్టించడానికి ప్రయత్నించవచ్చు మనము మా ట్రిక్స్ సృష్టించిన తరువాత మాతృక కొలమానాలు కి వెళ్దాము మాత్రిక యొక్క కోణాన్ని మీరు ఎలా తెలుసుకో గలరు మాతృక లో ఎన్ని అడ్డు వరు సలు ఉన్నాయో మీరు ఎలా తెలుసుకో గలరు మాతృక లో ఎన్ని నిలువు వరు సలు ఉన్నాయో మీరు ఎలా తెలుసుకో గలరు మాతృక లో ఎన్ని అంశాలు ఉన్నాయి మనం సాధారణంగా సమాధానం చెప్పాలనుకుంటున్న ప్రశ్నలు ఇవన్నీ తెలుసుకోవడానికి మేము ఈ క్రింది వ్యాఖ్యలను ఉపయోగించవచ్చు A యొక్క పరిమాణం మాత్రిక యొక్క పరిమాణాన్ని తిరిగి ఇస్తుంది అది మాత్రిక యొక్క పరిమాణం ఏమిటో చెబుతుంది అది A 3 3 లేదా 4 5 మరియు అందువలన a యొక్కn వరుస మీకు అడ్డు వరుస సంఖ్య ను మరియు నిలువు వరుస ల సంఖ్య ను అందిస్తుంది A యొక్క కొలతలు లేదాA యొక్క కొలతలు మాతృక లో ఉన్న మూల కాల సంఖ్య ను తిరిగి ఇస్తాయి ఈ ఆదేశాన్ని ఉపయోగించడం ద్వారా సృష్టించబడిన మాతృక A కొరకుA యొక్క పరిమాణం మీకు 33 ఇస్తుందని కనుగొనవచ్చు ఎందుకంటే ఇందులో 3 అడ్డు వరుస లు మరియు 3 నిలువు వరుస ల సంఖ్య 3 మరియు నిలువు వరుస లు మరియు మూల కాల సంఖ్య మాతృక లో ప్రస్తుతం 9 ఉంది డేటా ఫ్రేమ్ ల లో అనుసరించే అదే సాంప్రదాయాన్ని ఉపయోగించి మేము మాత్రిక ల లోని అంశాలను యాక్సెస్ చేయవచ్చు సవరించవచ్చు మరియు తొలగించవచ్చు కాబట్టి మీరు మాత్రిక ను కలిగి ఉంటారు మరియు వరుస లను యాక్సెస్ చేయడానికి కామా ఉపయోగించబడటానికి ముందు శ్రేణి మరియు విలువల మధ్య కా మాతో చదరపు బ్రాకెట్ ఉంటుంది మరియు నిలువు వరుస లను యాక్సెస్ చేయడానికి కామా ఉపయోగించిన తర్వాత ఉన్న శ్రేణి లేదా విలువను ఉపయోగిస్తుంది మీరు కొన్ని నిలువు వరుస లను తొలగించాలనుకుంటే మీరు అడ్డు వరుస లు లేదా నిలువు వరుస ల ముందు ప్రతికూల చిహ్నాన్ని జోడించాలి మరియు మీరు ఆదేశాల వరుస పేర్లు మరియు నిలువు వరుస లను ఉపయోగించి స్ట్రింగ్ లను అడ్డు వరుస లు మరియు నిలువు వరుస ల పేర్లు గా కేటాయించవచ్చు ఇక్కడ మేము 1 2 3 4 5 6 7 8 9 1 మూల కాల ను కలిగి ఉన్న మాతృక A నీ సృష్టించాము మరియు ఇది A 33 మాత్రిక మరియు మేము మూల కాల ను వరుస వారి గా నింపాలి అనుకుంటున్నాము మరియు ఇప్పుడు మనం నిలువు వరుస ల ను abc గా పేరు పెట్ట వచ్చు మరియు అడ్డు వరుస ల ను d e f గా పేరు పెట్ట వచ్చు మీరు అలా ముద్రించిన తర్వాత ఈ కాలమ్ a అని పేరు పెట్టబడ్డది మరియు ఈ కాలమ్ b అని పేరు పెట్టబడ్డది మరియు ఈ కాలమ్ c అని పేరు పెట్టారు అదేవిధంగా మనం ఒక అడ్డు వరుస కు d అని2 వ అడ్డు వరుస కు e అని మరియు 3 వ అడ్డు వరుస కు f అని పేరు పెట్ట వచ్చు ఇప్పుడు మీరు డేటా ఫ్రేమ్ ల కోసం ఉపయోగించిన అదే కన్వెన్షన్ ను మీరు ఉపయోగించగల మొదటి రెండు నిలువు వరుస ల ను యాక్సెస్ చేయాలనుకుంటున్నామని అనుకుందాంA తో కామా కు ముందు చదరపు బ్రాకెట్ తో ఏమీ లేదు ఆపై మీకు 1 నుండి 2 యాక్సెస్ కావాలి అంటే మొదటి రెండు నిలువు వరు సలు మీరు ఇక్కడ ఆ శ్రేణినిఇవ్వాలి మరియు అదిA అది ఈ యొక్క మొదటి రెండు నిలువు వరుస ల ను యాక్సెస్ చేస్తుంది మేము డాటా ఫ్రేమ్ లలో చూసినట్లుగా కాలమ్ పేర్లను ఉపయోగించి నిలువు వరుస ల ను కూడా యాక్సెస్ చేయవచ్చు కాబట్టి మీరు a మరియు c నిలువు వరుస ల ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అంటే నిలువు వరుస ల పేర్లను పేర్కొనడం ద్వారా మీరు 1 మరియు 3 నిలువువరుసలు పేర్కొనవచ్చు అదేవిధంగా మీరు అడ్డు వరుస ల పేర్లను ఉపయోగించి అడ్డు వరుస లను కూడా యాక్సెస్ చేయవచ్చు మీరు d మరియు f లను కలిగి ఉన్న మొదటి మరియు మూడవ అడ్డు వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్నారు ఈ ఆదేశాన్ని ఉపయోగించడం ద్వారా అడ్డు వరుస d మరియు అడ్డు వరుస f మరియు అన్ని నిలువు వరుసలుయాక్సెస్ చేయవచ్చు కాబట్టి అవుట్ ఫుట్ ఇక్కడ చూపబడింది మీరు మాత్రిక యొక్క ఎంట్రీ ని యాక్సెస్ చేయాలనుకుంటే మీరు ఇలాంటి కన్వెన్షన్ నుఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు ఈ మూలకాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే అది మొదటి వరుసలో ఉంటుంది మరియు రెండవ కాలమ్ మీరు ఉపయోగించాల్సిన ఆదేశం మాతృక లో ఉంది మొదటి వరుసలో అన్నా మూలకాన్ని మరియు రెండవ కాలమ్ లో మీకు అవుట్పుట్ 2 ఇస్తుంది మరియు ఉదాహరణకు మీరు ఈ మూలకం 6 ను యాక్సెస్ చేయాలనుకుంటే అది ఇది రెండవ వరుసలో ఉందని మరియు మూడవ కాలమ్ మీరు 2 కామా 3 యొక్క A అని చెప్పాలి అది అవుట్పుట్ 6 ఇస్తుంది మేము ఇంతకుముందు చూసినట్లుగా కామా కు ముందు భాగం అడ్డు వరుస సంఖ్య ను మరియు కామ తర్వాత భాగం కాలమ్ సంఖ్య ను సూచించాలి ఇప్పుడు మాత్రిక యొక్క కాలమ్ ను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం కాబట్టి మీకు కావలసిన కాలమ్ ప్రాప్యత కావలసిన కాలమ్ సూచి కను పేర్కొనండి మరియు వరుస ల సూచిక ను పేర్కొన కుండా వదిలి వేయండి మీరు ఇచ్చిన కాలమ్ సూచిక యొక్క అన్ని వరుస అంశాలను యాక్సెస్ చేస్తున్నారు అని దీని అర్థం కాబట్టి ఉదాహరణకు మీరు మాతృక A యొక్క మొదటి నిలువు వరుస ను యాక్సెస్ చేయాలనుకుంటే మీరు చేయవలసింది అన్ని వరుస లలో A మరియు మొదటి నిలువు వరుస ఇది మీకు అవుట్ఫుట్ 1 4 7 ఇస్తుంది నిలువు వరుస ను యాక్సెస్ చేసినట్లే మనం మ్యాట్రిక్స్ అడ్డు వరుస ను యాక్సెస్ చేయవచ్చు మీరు చేయవలసింది ఏమిటంటే మీరు యాక్సెస్ చేయదలచిన అడ్డు వరుస పేర్కొనాలి మరియు నిలువు వరుస లో ఏమి పేర్కొన కూడదు అన్ని నిలువు వరుస లను యాక్సెస్ చేయమని చెప్పే సూచిక మీరు 2 వ అడ్డు వరుస ను యాక్సెస్ చేయాలనుకుంటే మీరు అడ్డు వరుస ID లో లో 2 గా పేర్కొనాలి మరియు ఇప్పుడు కాలమ్ ID లో ఖాళీ స్థలాన్ని వదిలివేయాలి తద్వారా రెండు వరుస లు అన్ని నిలువు వరుస లు దానిని ప్రింట్ చేస్తాయి మరియు మీరు 4 5 6 యాక్సెస్ చేయగలరు మీరు చివరి వరుస ను ఎలా యాక్సెస్ చేస్తారు అనే దాని గురించి ఆలోచించడం కోసం మీరు ఇలాంటి పని చేయ గల రా మీరు మీ సొంతం గా ప్రయత్నించడం ద్వారా గుర్తించండి తరువాత మనం ప్రతి దీ ఎలా యాక్సెస్ చేయాలో చూస్తాము కానీ ఒక కాలమ్ నేను ఈ మాతృక లో ఈ భాగం 1 4 7 మరియు 3 6 9 నీ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఈ కాలమ్ నేను యాక్సెస్ చేయదలచిన మాతృక లో ఉండాలని నేను కోరుకోను కాబట్టి ఇప్పుడు నేను చేయవలసినది ఏమిటంటే ఈ నిలువు వరుస ను మాతృక నుండి తొలగించడం లాంటి ది దీనికి ముందు మీరు ప్రతికూల చిహ్నాన్ని కలిగి ఉండ టం ద్వారా రెండవ కాలమ్ కావడానికి ముందు మీరు నాకు కావలసిన అన్ని అడ్డు వరుస లను చెప్ప గలరు మరియు నేను ఈ రెండవ నిలువు వరుస ను తీసివేయాలని అనుకుంటున్నాను మరియు నేను దానిని తిరిగి A కి కేటాయించినట్లు అయితే నేను A నీ 1 4 7 మరియు 3 6 9 గా పొందు తాను లేదా మీరు దీన్ని అన్ని కామ 2 ను ప్రింట్ చేస్తే అది 1 4 7 మరియు 3 6 9 అయిన కావలసిన ఫలితాన్నిస్తుంది మునుపటి స్లైడ్ లో మీరు చూసిన మాదిరి గానే మీరు ప్రతి దాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు కానీ ఒక అడ్డు వరుస మీరు చేయవలసిందల్లా ఉదాహరణకు మీరు ఈ అడ్డు వరుస మినహా అన్ని భాగాలను యాక్సెస్ చేయాలనుకుంటే మీరు దీన్ని ఉపయోగించడం ద్వారా చేయవచ్చు ఆదేశం నేను రెండవ వరుస ను తీసివేయాలి అనుకుంటున్నాను మరియు నేను అన్ని నిలువు వరుస ల ను కలిగి ఉండాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించినప్పుడు 1 2 3 మరియు 7 8 9 అవుట్ పుట్ గా ముద్రించబడతాయి మాత్రిక యొక్క అంశాలను ప్రాప్తి చేయడానికి ఒక ఎక్ససైజ్ గా మేము ఇచ్చిన ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు ఇప్పుడు మేము కోలన్ ఆపరేటర్ అని పిలువబడు వాటిని పరిచయం చేస్తాము కోలన్ ఆపరేటర్ సమాన వెడల్పు తో మూల కాల శ్రేణి ని సృష్టించడానికి ఉపయోగిస్తారు నేను 1 నుండి 10 వరకు టైప్ చేస్తే అది 1 నుండి 10 వరకు సంఖ్య లను 1 గ్యాప్ తో సృష్టిస్తుంది నేను 10 నుండి 1 వరకు ప్రింట్ చేసే ఈ క్రమాన్ని కూడా 1 గ్యాప్ తో రివర్స్ చేయవచ్చు ఈ కోలన్ ఆపరేటర్ ఎందుకు ముఖ్యమైనది మునుపటి స్లైడ్ లో అడ్డు వరుస లు లేదా నిలువు వరుస ల సంఖ్య ను యాక్సెస్ చేసేటప్పుడు నేను ఇలాంటి దే ఉపయోగించానని మీరు గ్రహించి ఉంటే దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఉదాహరణకు మీరు సబ్ మ్యాట్రిక్స్ ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ఒక భాగాన్ని ఎంచుకోవాలనుకుంటే మీరు ఈ కోలన్ ఆపరేటర్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ మాత్రిక యొక్క మొదటి 3 వరుస లను మరియు మొదటి 2 నిలువు వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్నారా అని ఇప్పుడు చూద్దాం నేను దీన్ని ఎలా చేయాలి నేను 1 నుండి 3 వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను మరియు 1 నుండి 2 వరకు నిలువు వరుస లను కూడా యాక్సెస్ కోలన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మాతృక నుండి ఉప మాత్రిక లను యాక్సెస్ చేయడంలో ఈ ఆపరేటర్ మాకు సహాయం చేస్తుందని మీరు చూడవచ్చు ఈ ఉదాహరణ లో నేను చెప్పేది ఏమిటంటే నేను అన్ని3 వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను మరియు మూడవ కాలమ్ నాకు అక్కర్లేదు ఇది అదే ఆపరేషన్ కానీ వేరే పద్ధతి లో జరుగుతుంది నేను అన్ని అడ్డు వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్నట్లు మీరు కూడా చూడవచ్చు కానీ ఇది మొదటి రెండు నిలువు వరుస ల నుండి మాత్రమే రా వాలి కాబట్టి మీరు సౌకర్యవంతంగా ఉండే విధానాన్ని బట్టి మీరు వేర్వేరు ఫ్యాషన్ లలో సబ్ మాతృక ను యాక్సెస్ చేయవచ్చని మీరు చూడవచ్చు కాబట్టి నేను ఈ 1 కామా 2 మరియు 7 కామా 8 లను యాక్సెస్ చేయాలనుకుంటే ఈ ఉప మాత్రిక ల ను యాక్సెస్ చేయడానికి ఇది మరొక ఉదాహరణ మరియు దానిని ఉప మాతృక గా విడిగా కలిగి ఉంటే నేను దీన్ని ఎలా చేయాలి నేను 1 మరియు 3 అడ్డు వరుస లను చేయాలనుకుంటున్నాను మరియు 1 మరియు 2 నిలువు వరసలలో యాక్సెస్ చేయవలసిన నిలువు వరు సలు ఏమిటి కాబట్టి 1 మరియు 2 నిలువు వరసలలో నేను 1 మరియు 2 వరుస ల లోని మూలకాలను యాక్సెస్ చేయవలసి ఉంది నాకు అది మాత్రిక ద్వారా వస్తుంది ఇక్కడ చూపిన రెండు ఆర్గ్యుమెంట్ లకు కూడా మీరు కం కాటనేషన్ ఆపరేటర్ ను ఉపయోగించవచ్చు మీరు 1 కామ 3 యొక్క c మరియు 1 కామా 2 యొక్క c ఉపయోగించవచ్చు ఇది మీకు కావలసిన ఫలితాన్ని ఇస్తుంది ఉప మాత్రిక ల ను యాక్సెస్ చేయడానికి మీరు దీన్ని ఒక ఎక్ససైజ్ గా ప్రయత్నించవచ్చు తరువాత మనము మాతృ కల పై మరొక ముఖ్యమైన ఆపరేషన్ కు వెళ్దాము ఇది మాతృక సంయోగం మ్యాట్రిక్స్ సంయోగం అనేది ఇప్పటికే ఉన్న మాత్రిక కు అడ్డు వరుస లు లేదా నిలువు వరుస లను విలీనం చేయడాన్ని సూచిస్తుంది మీరు ఇప్పటికే ఉన్నా మాతృక కు వరు సను జోడించాలి అను కుంటే మీరు ఆర్ R బైండ్ కమాండ్ ఉపయోగించి చేయవచ్చు మీరు మాతృక కు ఒక కాలమ్ ను జోడించాలి అను కుంటే మీరు సి బైండ్ కమాండ్ ఉపయోగించి చేయవచ్చు కాబట్టి మీరు గుర్తుంచుకో వలసిన ఒక విషయం ఏమిటంటే మీరు ఈ మాతృక సంయోగం చేయడానికి ముందు కొల తల యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలి R బైండ్ కమాండ్ ఎలా పని చేస్తుందో వివరంగా చెప్పుకుందాం మనకు మ్యాట్రిక్స్ A మరియు మ్యాట్రిక్స్ B ఉన్నాయని అనుకుందాం మరియు మీరు ఈ మ్యాట్రిక్స్ B ని మ్యాట్రిక్స్ A లో వరుసగా కలపాలని అనుకుందాం ఇక్కడ చూపిన ఆర్ R బైండ్ కమాండ్ ఉపయోగించి చేయవచ్చు నేను మ్యాట్రిక్స్ A కి మ్యాట్రిక్స్ B ని కలుపుతున్నాను మరియు నేను దానిని వేరియబుల్ C కి కేటాయిస్తున్నాం కాబట్టి మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించినప్పుడు మా ట్రిక్స్ C 10 11 12 కలిగి ఉందని మీరు చూడవచ్చు ఇది మ్యాట్రిక్స్ B మరియు దీనికి సం గ్రహించబడింది మ్యాట్రిక్స్ A ఇప్పుడు సి బైండ్ చూద్దాం మీకు ఈ మాతృక A ఉందని చెప్పండి మరియు మాతృక B ఉందని చెప్పండి మీరు ఈ B మాతృ కను యొక్క నిలువు వరుస ల తో అనుసంధానించాలి అని అనుకుంటున్నారు అది స్క్రీన్ లో A అని చూపబడుతుంది మీరు ఇక్కడ చూపిన సి బైండ్ ఆదేశాన్ని ఉపయోగించి చేయవచ్చు మొదటి మాతృక A మరియు రెండవ మాతృక B ను పాస్ చేసి వేరియబుల్ C కి కేటాయించండి మీరు C ను ముద్రించినప్పుడుమ్యాట్రిక్స్ A కు నిలువు వరుసగా మ్యాట్రిక్స్ B సంయోగం చేయబడిందని మీరు చూడవచ్చు ఇప్పుడు సి బైండ్ ఉపయోగించి ఈ B ని మ్యాట్రిక్స్ A తో కలప డానికి ప్రయత్నిద్దాం మీరు ఏమి ఆశించారు A లోపం 3 ద్వారా కలిగి ఉన్నందున మేము ఒక దోషాన్ని ఆశిస్తున్నాము కానీ B 1 నుండి 3 కలిగి ఉంటుంది నేను ఒక కాలమ్ బైండ్ చేయాలనుకుంటే మ్యాట్రిక్స్ B యొక్క పరిమాణం 3 చే 1 గా ఉండేది కానీ ఇది 1 ద్వారా 3 గా ఉంటుంది అది అస్థిరం గా ఉంది అందుకే మీకు లోపం వస్తుంది సి బైండ్ లో లోపం అనేక మాతృ కలు సరి పోల్చాలి ఇప్పుడు మీరు ఈ డై మెన్షన్ అస్థిరత ను పరిష్కరించాలనుకుంటే మీరు ఈ B ని పరస్పర మార్పు చేసి ఆపై దీనిని 3 బై 1 గా కలిగి ఉండాలి మరియు ఇప్పుడు A 3 బై 1 గా ఉంది ఇప్పుడు మీరు సి బైండ్ కమాండ్ సి బైండ్ ఆఫ్ కామ ఉపయోగించి సులభంగా సి బైండ్ ఆపరేషన్ చేయవచ్చు B మరియు దానిని C కి కేటాయించండి ఇప్పుడు ఈ C బంధం జరిగిందని మీరు చూడవచ్చు మరియు B మాత్రిక A కి సంయోగం చేయబడింది నిలువు వరు సను ఎలా తొలగించాలో మీరు చూశారు మీరు తొలగించాలి అనుకుంటున్న నిలువు వరుస ల ముందు ప్రతికూల చిహ్నాన్ని ఉపయోగించవచ్చు మరియు దానిని A కి కేటాయించవచ్చు అవసరమైన అవుట్ ఫుట్ ముద్రించబడింది మీరు చూస్తారు మునుపటి స్లైడ్ లో మనం చూసిన మాదిరి గానే మనం కూడా మ్యాట్రిక్స్ నుండి ఒక వరు సను తొలగించగలము మీరు చెప్పే ఈ అడ్డు వరుస 2 ను తొలగించాలని అను కుందా ము మీరు చెప్పే 2 ఆపై అన్ని నిలువు వరు సలు మరియు దానిని తిరిగి A కి కేటాయించండి అవుట్పుట్ లో 2 వ వరుస తొలగించబడిందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఆర్ R లో కూడి కలు వ్యవకలనం గుణకారం మరియు మాతృక విభజన వంటి మాతృ కల పై బీజ గణిత కార్యకలాపాలను ఎలా చేయాలో చూద్దాం మనకు ఇక్కడ చూపబడిన A మరియు B అనే రెండు మాతృ కలు ఉన్నాయని అనుకుందాం మ్యాట్రిక్స్ అదనం గా నేరుగా ముందుకు ఉంటుంది మీరు A B అని చెప్పవచ్చు మీరు అవుట్ ఫుట్ పొందుతారు కాబట్టి 1 3 అంటే 4 2 1 అంటే 3 మరియు 3 3 అంటే 6 అయితే మీరు ఎలిమెంట్ వారిగా ఆపరేషన్ జరుగుతుందని చూస్తారు అంటే సాధారణ మ్యాట్రిక్స్ ఆపరేషన్ గురించి కూడా కాబట్టి మీరు వ్యవకలనం కూడా చేయవచ్చు A కు ట్రిక్ B ఉందని చెప్పినప్పుడు గుణకారం కొంచెం ఉపాయంగా ఉంటుంది ఇది 1 నుండి 3 వంటి మూలకం వారీగా గుణించాలి 3 2 నుండి 1లో మరియు 3లో 3 అంటే 9 కానీ మీరు రెగ్యులర్ మ్యాట్రిక్స్ గుణకారం కావాలని అనుకుంటే మీరు ఈ రెగ్యులర్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేయడానికి ఈ హాష్ ట్రిక్ ముందు మరియు తరువాత పర్సెంటేజ్ సింబల్ లేదా శాతం గుర్తు ఉపయోగించాలి ఇప్పుడు మాత్రిక విభజన ను చూద్దాం మీకు రెండు మాతృ కలు A మరియు B ఉన్నాయి అవి వరుసగా 4 9 16 25 మరియు 2 3 4 5 ఇప్పుడు నేను A ద్వారా B చేస్తే అది ఏమి చేస్తుంది అనేది మూలకం వారీగా విభజన కానీ మాత్రిక యొక్క విలోమం కాదు కాబట్టి మీరు మ్యాట్రిక్స్ A మ్యాట్రిక్స్ B ని సృష్టించారు ఆపై మీరు A బై B చేస్తే 4 బై 2 బై 9 బై 3 బై 3 16 బై 4 అంటే 4 అని చూస్తారు కాబట్టి మీకు 2 మాత్రిక లు A మరియు B ఉన్నాయని అనుకుందాం మీరు B ద్వారా A చేసినప్పుడు చిత్రం లో చూపిన ఈ విధంగా ఇది మూలకం వారీగా విభజన చేస్తుంది కానీ మాతృక యొక్క విలోమం కాదు ఈ వీడియోలో ఆర్ R లో అంక గణిత తార్కిక మరియు మాత్రిక ఆపరేషన్ లు ఎలా చేయాలో చూసాము తరువాతి ఉపన్యాసంలో ఆర్ R లో ఫంక్షన్ లను ఎలా వ్రాయాలి మరియు వాటిని ఎలా ఇన్వోక్ చేయాలి మనం కోరు కున్న పని ఎలా ఎలా ఉపయోగించాలి గురించి చర్చించబోతున్నాము ధన్యవాదాలు